డాటా సైన్స్ కోర్సు కి స్వాగతం ఇది ఇంజనీర్ల కోసం నా పేరు రఘునాధన్ రంగ స్వామి నేను మద్రాసు లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ లో ప్రొఫెసర్ ని నేను మద్రాసులో ఐఐటి నుండి నా సహోద్యోగి ప్రొఫెసర్ శంకర్ నరసింహన్ తో కలిసి ఈ కోర్సును బోధిస్తాను ఈ కోర్సుకు బోధనసహాయకులు డాక్టర్ హేమంత్ తన్నే రు మరియు మిస్ శ్వేతా శ్రీధర్ ఈ క్లుప్త వీడియోలో నేను తత్వశాస్త్రం కోర్సు మరియు ఈ కోర్సు నుండి మీరు పొందగల అంచనాల గురించి మాట్లాడుతున్నాను ముందుగా మనం కోర్సు యొక్క లక్ష్యాలతో ప్రారంభిద్దాం మనము ఎప్పుడైతే డాటా విశ్లేషణల గురించి మాట్లాడుకుంటున్నప్పుడువిశ్లేషణలు చేయడానికి అనేక అల్గోరిథంలు ఉపయోగించవచ్చు కాబట్టి ఈ కోర్సులో భాగంగా డేటా సైన్స్ సమస్యల పరంగా అన్ని భావనలను వివరించడానికి వాటిని పరిష్కరించడానికి తగి నప్పుడల్లా మేము ప్రయత్నిస్తాము కాబట్టి ఆ కోణంలో విభిన్న డేటా విశ్లేషణ సమస్యలు మరియు అల్గోరిథంలు అర్థం చేసుకోవడానికి మీకు మేము ఒక ఫ్రేమ్ వర్క్ ఇవ్వడానికి సాధ్యమైనంతవరకు ప్రయత్నిస్తాము మరియు అధిక స్థాయి దాటి విశ్లేషణాత్మక సమస్యలను మేము పిలిచే విధంగా మార్చడానికి నిర్వహించిన నిర్మాణాత్మక విధానాన్ని అందిస్తాము పరిష్కారాల కోసం వర్క్ ఫ్లో అందిస్తాము కాబట్టి మీరు ఒక సమస్య ను తీసుకొని దాన్ని చిన్న చిన్న భాగాలుగా ఎలా విభజించవచ్చు చూడండి మరియు తగిన అల్గోరిథం ఉపయోగించి పరిష్కరించండి మొదట నేను చెప్పాలనుకుంటున్నాను ఇది ప్రారంభకు లకూ డేటా విశ్లేషణ పై మొదటి కోర్సు కాబట్టి ఇది చాలా కాలంగా ప్రయత్నం చేయనీ డాటా ఎనలిటిక్స్ నేర్చుకోవాలని అనుకునే వ్యక్తుల కోసం అయినప్పటికీ ఇది ప్రారంభకులకు డేటా విశ్లేషణ కోర్స్ అని మేము చెబుతున్నప్పుడు ఇది ఇప్పటికీ గణనీయమైన మొత్తంలో గణిత శాస్త్ర భావనలు మరియు మనం బోధించాల్సిన మరింత సంభావిత ఆలోచనలు కాబట్టి ఇది ఇంట్రడక్షన్ కోర్స్ అయితే ఇది ఇంకా గణనీయమైన ప్రయత్నం మరియు నేర్చుకోవడం గురించి మాట్లాడేటప్పుడు పాల్గొనేవారు ఈ కోర్సులో ముందుకు వెళ్లాలని మేము ఆశిస్తున్నాము కాబట్టి ఈ కోర్సులో పాల్గొనేవారు ముందుకు వెళ్లాలని మీరు ఆశించే సంభావిత స్థాయిలో ఉండాలని మేము కోరుకుంటున్నాము డాటా ఎనలిటిక్స్ లేదా డాటా సైన్స్ బోధించడానికి మీరు ఒక నిర్దిష్ట భాషలో కోడింగ్ చేయడం అత్యవసరం ఈ కోర్సుకు సంబంధించినంతవరకు ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ R ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రవేశ పెట్టబడుతుంది మరియు ఈ కోర్సులో మీరు నేర్చుకునే వాటికి మరింత క్లిష్టమైన R యొక్క అంశాలపై ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మరో మాటలో చెప్పాలంటే ఈ కోర్సు విషయానికి అవసరమైన ఆదేశాలు తగినంత వివరంగా పరిష్కరించ బడతాయి కాబట్టి డాటా సైన్స్ నేర్చుకోవడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అవసరం వీటన్నింటి వెనకా గణిత పరంగా మేము మిషన్ లెర్నింగ్ మరియు డాటా సైన్స్ అల్గోరిథం గురించి మంచి అవగాహన కోసం మనం భావించే లేదా విమర్శించే సరళ బీజగణితం లోని ముఖ్యమైన అంశాలను వివరిస్తాము మరియు మేము వాటిని నేర్పు తాము మరియు డాటా సైన్స్ కు సంబంధించిన గణాంకాలను కూడా బోధిస్తాము ఇది కాకుండా మిషన్ లెర్నింగ్ అల్గోరిథంలలో నేరుగా సంబంధించిన ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ మరియు ఆప్టిమైజేషన్ మాడ్యూల్స్ కూడా ఉంటాయిఎంచుకున్న మిషన్ లెర్నింగ్ అల్గోరిథంల కోసం సులభంగా అర్థం చేసుకోగలిగే సంభావిత మరియు వివరణలను కూడా మేము అందిస్తాం మరియు మేము మెషిన్ లెర్నింగ్ అల్గరిథం నేర్పించినప్పుడల్లా మేము కూడా అనుసరిస్తాము సమస్య ఉపన్యాసం కోసం ఆచరణాత్మకంగా అమలు చేయబడే మరొక ఉపన్యాసంతో ప్రదర్శన జరుగుతుంది మేము ఆర్ R ను ప్రోగ్రామింగ్ ప్లాట్ ఫాం గా ఉపయోగిస్తాము ఈ కోర్సు యొక్క లక్ష్యాలు ఏమిటో మనం మాట్లాడుతుండగా ఈ కోర్సు గురించి కూడా మనం అర్థం చేసుకోవడం మంచిది నేను ఇప్పటివరకు చెప్పినట్లుగా మీరు చాలా అధునాతన డేటా ఎనాలసిస్ ప్రాక్టీషనర్ అయితే ఇతర కోర్సులు ఉన్నాయి ఇవి మరింత అధునాతన స్థాయిలో ఉన్నాయి ఈ కోర్సు ఎవరైనా డాటా సైన్స్ రంగంలోకి రావడానికి ప్రాథమిక స్థాయిలో ఉంది మేము మెషిన్ లెర్నింగ్ కోర్సు ను తరువాత ఇస్తాము ఇది ఈ వర్గానికి చెందిన వారికి మరింత సముచితం ఈ కోర్సు బిగ్ డేటా గురించి కాదు మరియు మ్యాప్ రెడ్యూస్ హడుప్ ఫ్రేమ్ వర్క్ లు మరియు డేటా భావనలను మేము వివరించడం లేదు ఈ కోర్సులో డేటా అనలిటిక్స్ యొక్క గణితము గురించి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము అల్గోరిథంలపై పై ఎక్కువ దృష్టి పెట్టబోతున్నాము మరియు ఈ అల్గోరిథం లకు లోబడి ఉండే ప్రాథమిక ఆలోచనలు ఏమిటంటే మేము ఆర్ ను ప్రోగ్రామింగ్ ప్లాట్ ఫామ్ గా ఉపయోగిస్తాము ఇది లోతైన ఆర్ ప్రోగ్రామింగ్ కోర్సు కాదు ఇక్కడ ఆర్ లో చాలా అధునాతన ప్రోగ్రామింగ్ పద్ధతులను మేము మీకు బోదిస్తాము ఆర్ ప్రోగ్రామింగ్ ప్లాట్ ఫామ్ అంతర్లీన డాటా సైన్స్ అల్గోరిథంనేర్పించడం మాకు చాలా ముఖ్యమైనది ఇప్పుడు అనేక రకాల మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ ఉన్నాయి వీటిని ఉపయోగించగల అనేక పద్ధతులు మరియు తొమ్మిది వారాల కోర్సు లో మనం చాలా సందర్భోచితమైన పద్ధతులను ఎంచుకోవాలి ఇది మొదటి కోర్సుగా మనం భావించినప్పటి నుండి మాత్రమే కాదు డేటా సైన్స్ కోణం నుండి సరళ బీజగణిత గణాంకాలు మరియు ఆప్టిమైజేషన్ యొక్క ప్రాథమిక అంశాలు వివరించడానికి మేము తగినంత సమయం గడపాలి కాబట్టి దీనికి కొన్ని వారాల ఉపన్యాసం పడుతుంది కాబట్టి మేము కొత్తగా కోర్సును మొదలు పెట్టే వారికి కొన్ని మిషన్ టెక్నిక్స్ ను అందిస్తాము కాబట్టి మీరు నేర్చుకోవాల్సిన గణిత సూత్రాలపై ప్రాథమిక ఆధారాన్ని పొందే డేటా సైన్స్ లోని ప్రాథమిక ఆలోచనలను మీరు అర్థం చేసుకుంటారు ఆపై మీరు ఇవన్నీ కలిపి మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ ను ఉపయోగించగలరు కాబట్టి ఈ ఆలోచనలన్నీ ఉపయోగించబడే కొన్ని మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్ మీరు అర్థం చేసుకుంటారు మరియు డాటా సైన్సును బాగా అర్థం చేసుకోగలిగే విధంగా మేము ఈ పద్ధతులను ఎంచుకున్నాము మరియు మీకు ఉపయోగపడే లేదా ఆసక్తి కలిగించే కొన్ని సమస్యలలో కూడా వీటిని ఉపయోగిస్తాము కాబట్టి ఈ కోర్సులో పాల్గొనేవారు ఈ కోర్సును పూర్తి చేసినప్పుడు ఏ ఫలితాలను ఆశించాలి అనే ఆలోచన పరంగా మీరు చేయగలిగేవి చాలా ఉన్నాయి కానీ ఇవి కొన్ని రకాల నైపుణ్యాలు మీరు ఉత్పత్తి చేస్తారని మేము ఆశిస్తున్నాము కాబట్టి మీరు డేటా విశ్లేషణ సమస్యలను నిర్మాణాత్మకంగా వివరించగలరని ఆశిస్తున్నామువివరించిన తర్వాత డేటా విశ్లేషణ సమస్యల కోసం కొన్ని సమగ్ర పరిష్కార వ్యూహాలను గుర్తించాలని వివిధ రకాల డాటా విశ్లేషణ సమస్యలను వర్గీకరించండి గుర్తించండి మరియు దానికోసం కొంత స్థాయికి తగిన పద్ధతులను నిర్ణయించండి ఇప్పుడు మేము మీకు అనేక రకాల టెక్నిక్ లను నేర్పించి నందున మీకు నేర్పిన పద్దతులు పరిధి లో మీరు ఉపయోగించగల తగిన టెక్నిక్ నీ మీరు గుర్తించగలుగుతారు మరియు ఈ కోర్సులో ధ్రువీకరణ యొక్క ఈ ముఖ్యమైన ఆలోచనను మీకు నొక్కి చెప్పాము కాబట్టి మీరు వ్యవహరించే డాటా కు కొంత మద్దతు ఇస్తారు ఆపై మీరు ఏ అల్గోరిథం లను ఉపయోగించాలి అనేది మీకు అర్థం అవుతుంది మరియు మీరు ఉపయోగించిన తర్వాత ఏ ఫలితాలు పొందుతారు మరియు మీ అంచనాలు ధృవీకరించబడతాయో లేదో చూడండి కాబట్టి ఈ సమస్య ను పరిష్కరించడానికి మీరు చేసిన ప్రయత్నాలు మరియు వాటి ఫలితాలు పరస్పరం ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి అనే దాని గురించి మీరు ఆలోచించగలరు ఆపై సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా అనేది అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి పరిశీలించిన ఫలితాల ఆధారంగా ప్రతిపాదిత పరిష్కారం యొక్క సముచితతను నిర్ధారించడం గురించి మేము మాట్లాడుతున్నాము మరియు చివరికి మీరు పరిష్కరించే సమస్యలపై సమగ్ర నివేదికలను రూపొందించగలరని మేము ఆశిస్తున్నాము మరియు ఏమి చేశారుఎందుకు చేశారో చెప్పగలుగుతారు కాబట్టి మేము ఇక్కడ మీకు ఈ ముఖ్యమైన అంశాన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి మీరు మాతో ఉండి ఈ కోర్సు యొక్క ఎనిమిది వారాలు గడిపినట్లు అయితే ప్రతి వారం చివరలో మేము మీకు కేటాయించిన పనులపై శ్రద్ధగా పని చేస్తే మీరు డేటా సైన్స్ యొక్క ప్రాథమిక అంశాలు నేర్చుకుంటారని మేము ఆశిస్తున్నాము మీకు కొన్ని ప్రాథమిక ఆధారాలు లభిస్తాయి కొన్ని ముఖ్యమైన ఆలోచనలు మరియు గణితంలో మీరు డేటా సైన్స్ ను అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి భవిష్యత్తు లో మీరు పరిష్కరించాలి అనుకునే మరింత క్లిష్టమైన అల్గోరిథం లను మరియు మరింత క్లిష్టమైన డాటా సైన్సు సమస్యలను పరిష్కరిస్తారని భావిస్తూ ఈ అభ్యాసాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం కాబట్టి మీరందరూ ఈ కోర్సును నేర్చుకుంటారు మరియు ఆనందిస్తారని మరియు ఈ కోర్సు అభివృద్ధిలో మిమ్మల్ని చూస్తాను అని నేను ఆశిస్తున్నాను